కోర్స్ యొక్క అభివృద్ధి దశకు సంబంధించిన మాడ్యూల్ 2 యూనిట్ 10 కు శుభాకాంక్ష లు మరియు స్వాగతం కోర్సు రూపకల్పన కోసం మేము ADDIE మోడల్ను అనుసరిస్తున్నాము ADDIE మోడల్ విశ్లేషణ దశ రూపకల్పన దశ అభివృద్ధి దశ తరువాత అమలు దశ మరియు మూల్యాంకనం దశ Phase ADDIE మోడల్ క్రింద మేము చూస్తున్న కార్యకలాపాలు అవి కోర్సు రూపకల్పన కోసం మా స్వంత ప్రక్రియను నిర్వచించడానికి మాత్రమే మాకు సౌకర్యాలు కల్పిస్తున్నాయి ఆ ప్రక్రియ యొక్క అంశాలు ఎలా ఉండాలో మోడల్ మీకు చెబుతుంది ప్రక్రియ రూపకల్పన మరియు మీరు కంటెంట్ను నిర్వహించాలనుకునే విధానం పూర్తిగా మీ ఎంపిక చివరి మాడ్యూల్లో క్విజ్ల కోసం ఐటెమ్ బ్యాంకుల రూపకల్పన మరియు ఇంజనీరింగ్ కోర్సు కోసం అసైన్మెంట్లు పరీక్షలు మరియు సెమిస్టర్ ఎండ్ పరీక్ష నిర్వహణ ప్రక్రియను మనము అర్థం చేసుకున్నాము అసెస్మెంట్ నిజంగా కీలకం అని పదేపదే చెబుతున్నాము నాకు చాలా తక్కువ అంచనా ఉంటేస్వయంచాలకంగా మాత్రమే ఆశిస్తున్నాను అసెస్మెంట్ సరిగా రూపొందించ కపోతే విద్యార్థులు ఉద్యోగానికి సంబంధించిన అన్ని నైపుణ్యాలను నేర్చుకునే అవకాశం లేదు అసెస్మెంట్ రూపకల్పన మరియు నిర్వహణ చేయడం అంత సులభం కాదు చివరి యూనిట్లో మేము సైతం ఐటమ్ బ్యాంకుల పాత్రను చూసాము ప్రారంభంలో చాలా పని ఉన్నప్పటికీ అధ్యాపకులు సమూహాలుగా చేయాలి కానీ అది పూర్తయిన తరువాత మరియు ఐటెమ్ బ్యాంక్ను సరిగ్గా నిర్వహించడం ద్వారా అధ్యాపకుల పై భారాన్ని తగ్గించడం సాధ్యపడుతుంది ఈ అధ్యాయములో మేము అభివృద్ధి దశకు వెళ్తాము ఇక్కడ ఇంజనీరింగ్ కోర్స్ కోసం అభివృద్ధి దశ ప్రక్రియలను అర్థం చేసుకోవడం ప్రయత్నిస్తాము ఇది నాన్ ఇంజినీరింగ్ కోర్సు అయితే ప్రక్రియలు భిన్నంగా ఉంటాయి మేము ప్రదర్శించబోయే ఉప ప్రక్రియలు మా సూచనలు మాత్రమే ఎవరైనా కొద్దిగా రీ వర్డ్ లేదా సవరించాల్సిన అవసరం ఉందని భావి స్తే తగిన మార్పు లు చేయడానికి మీకు చాలా స్వాగతం కానీ మీరు అభివృద్ధి దశ యొక్క అవసరాలను గుర్తించాలి ప్రధానంగా అభివృద్ధి దశ కోర్సు యొక్క బోధనా సామగ్రి మరియు అభ్యాస సామగ్రిని అభివృద్ధి చేయటానికి సంబంధించినది బోధనా సామగ్రి అంటే ఏమిటి బోధనా సామగ్రి పేర్కొన్న కోర్సు ఫలితాలను లేదా సామర్థ్యాలను సాధించడానికి విద్యార్థులను సులభతరం చేయడానికి బోధకుడు ఉపయోగిస్తాడు కోర్సు ఫలితాలు పెద్ద సంఖ్యలో సామర్థ్యాలుగా వివరించబడ్డాయి మీరు ఏ ప్రాతిపదికన అభివృద్ధి చేస్తారు విశ్లేషణ దశ మరియు రూపకల్పన దశ యొక్క అవసరాలకు అనుగుణంగా బోధనా సామగ్రిని అభివృద్ధి చేస్తారు విశ్లేషణ దశ సామర్థ్యాలు మరియు కోర్సు ఫలితాలను గుర్తిస్తుంది నమూనా ప్రతినిధి అంచనా అంశాలను సృష్టిస్తుంది మరియు మేము వర్గీకరణ పట్టికలో కోర్సు ఫలితాలను మరియు సామర్థ్యాలను ఉంచుతాము డిజైన్ దశ ప్రధానంగా అంచనాపై దృష్టి పెడుతుంది మేము ఈ బోధనా సామగ్రిని ఎలా నిర్వహించగలం ఇది సామర్థ్యాలతో సంబంధం ఉన్న బోధనా యూనిట్ల ప్రకారం నిర్వహించగలం ఒక కోర్సులో సుమారు 8 కోర్సు ఫలితాలు ఉన్నాయని పరిగణించండి కొన్ని కోర్సు ఫలితాలకు 7 గంటలు లేదా 8 గంటలు పట్టవచ్చు ఇటువంటి సందర్భాల్లో కోర్సు ఫలితాలను ఎక్కువ అవకాశాలతో అనేక సామర్థ్యాలకు వివరిస్తాము మీరు సమర్థత కోణం నుండి కోర్సును లెక్కించినప్పుడు మీకు 10 నుండి 15 వరకు ఎక్కడైనా ఉండవచ్చు 15 సామర్థ్యాలు ఉంటే 15 బోధనా యూనిట్లు ఉంటాయి అంటే ఒక సామర్థ్యానికి సంబంధించి ఒక బోధనా యూనిట్ ఉంది ఒక సామర్థ్యం 5 తరగతి గది సెషన్లకు మించి తీసుకోదు మేము గరిష్టంగా 5 తరగతి గదుల సెషన్లను తీసుకొని బోధనా సామగ్రిని అభివృద్ధి చేసే ఒక సామర్థ్యాన్ని గురించి పరిశీలిస్తాము నేను తరగతి గది కార్యకలాపాలను ఎలా ప్రారంభించగలను తరగతిలో నేను ఏమి చేయాలి నేను ఎక్కడ ప్రశ్నలు అడుగుతాను మరియు నేను ఎలాంటి నియామకాన్ని ఇస్తాను తరగతి గదిలో మరియు మొదలైనవి ఈ కార్యకలాపాలన్నింటినీ నిర్వహించడానికి మేము బోధనా సామగ్రిని వ్రాస్తాము అయితే అభ్యాసకులు నేర్చుకునేవారు స్వయంగా ఉపయోగించుకుంటారు ఈ విషయం సాధారణంగా పుస్తకాలు మరియు ఇంటర్నెట్ వనరుల నుండి ఎంపిక చేయబడుతుంది సాధారణంగా మేము విద్యార్థులకు సిలబస్ ఇచ్చినప్పుడు పాఠ్యపుస్తకాలు రిఫరెన్స్ పుస్తకాలను గుర్తిస్తాము మరియు ఈ రోజుల్లో మేము ఇంటర్నెట్ వనరులను కూడా సూచిస్తాము మంచి మూలం అంటే ఇంటర్నెట్ మూలం ఏది మంచిది లేదా అది ఏ అంశాలపై దృష్టి పెడుతుంది మీరు విద్యార్థికి మరింత సౌకర్యవంతంగా చేస్తారని ఉల్లేఖించడం ద్వారా కొన్ని సార్లు ఉపాధ్యాయుడు పాఠ్య పుస్తకం లేదా ఇంటర్నెట్ వనరులో లభించే దానికంటే ఎక్కువ చేయాలనుకోవచ్చు అటువంటప్పుడు ఉపాధ్యాయుడు కొన్ని విషయాలను తయారుచేస్తాడు మరియు ఇతర వనరుల నుండి లభించే అభ్యాస సామగ్రిని భర్తీ చేస్తాడు విస్తృతంగా నేర్చుకునే పదార్థంతో భర్తీ చేయబడుతుంది మేము ప్రధానంగా బోధనా సామగ్రిని పరిశీలిస్తాము అభివృద్ధి దశ మేము ఈ క్రింది కార్యకలాపాలు లేదా ఉప ప్రక్రియలను ప్రతిపాదిస్తాము డెలివరీ టెక్నాలజీలను ఎన్నుకోవడం బోధనా రకాన్ని ఎన్నుకోవడం బోధనా సామగ్రిని అభివృద్ధి చేయడం గుర్తింపు ఎంపిక అభ్యాస సామగ్రిని తయారుచేయడం మరియు అభివృద్ధి దశ యొక్క ఈ అన్ని ఫలితాలను కలిగి ఉండటం పీర్ మూల్యాంకనం డెలివరీ టెక్నాలజీలను చూద్దాం ఇంకా చాలా కలయికలు ఉండవచ్చు కొన్ని డెలివరీ టెక్నాలజీలు ఈ రోజుల్లో బ్లాక్ బోర్డ్ లేదా వైట్ బోర్డ్ లేదా స్మార్ట్ బోర్డ్ ఉన్న తరగతి గది LCD ప్రొజెక్టర్తో తరగతి గది మీకు ఎల్సిడి ప్రొజెక్టర్తో పాటు బ్లాక్ బోర్డ్ లేదా వైట్ బోర్డ్ ఉండవచ్చు మేము క్రిందికి వెళ్ళినప్పుడు మునుపటి సాంకేతికతలు కూడా అందుబాటులో ఉన్నాయి అంటే నేను ఎల్సిడి ప్రొజెక్టర్తో తరగతి గదిని కలిగి ఉంటే సాధారణంగా మీకు బ్లాక్ బోర్డ్ లేదా వైట్ బోర్డ్ యాక్సెస్ ఉంటుంది కానీ ఇవి చాలా చోట్ల సిద్ధంగా అమలు కోసం పరిగణించగల సాంకేతికతలు డెలివరీ టెక్నాలజీకి ఎంపిక మరియు ప్రాప్యతను ఎన్నుకునే పరంగా బోధనతో పాటు మీరు తయారుచేసే బోధనా సామగ్రిపై గొప్ప ప్రభావం ఉంటుంది నేటికీ 80 శాతం మంది అధ్యాపకులు బ్లాక్ బోర్డ్ వాడుతున్నారు మాట్లాడేటప్పుడు బ్లాక్ బోర్డ్ మీద రాస్తాడు ఉపాధ్యాయుడు తన స్వంత ఉపయోగం కోసం వివిధ ప్రదేశాలలో వ్రాసిన కొన్ని అదనపు వ్యాఖ్యలు కావచ్చు కొన్నిసార్లు ఉపాధ్యాయుడు కొత్తదనం కోసం వారు తయారుచేసిన విషయాలు నుంచి దూరం జరిగి కొత్త విషయాలను కూడా చెబుతారు అంటే విద్యార్థితో చర్చ ఆధారంగా వారు ఇప్పటికే సిద్ధం చేసిన పదార్థం నుండి కొంచెం వైదొలగాలని మరియు ఆ సమయం నుండి బయలుదేరి అన్వేషించాలని వారు కోరుకుంటారు కొంతమంది ఉపాధ్యాయులు విషయ పరిజ్ఞానం బాగా ఉన్నవారు నోట్స్ లేకుండానే క్లాస్ కి వెళ్తారు వారు పరిస్థితిని బట్టి వారు ప్రతిసారీ వేరే మార్గాన్ని తీసుకుంటారు చాలా తక్కువ మందిమంది ఉపాధ్యాయులు సౌకర్యవంతంగా అనిపించిన వారు మాత్రమే ఈ మార్గాన్ని ఎన్నుకొంటారు ఒకటి మీరు డెలివరీ టెక్నాలజీ చేసే ప్రత్యేక ఎంపిక బోధనను బాగా ప్రభావితం చేస్తుంది ఇప్పుడు అందుబాటులో ఉన్న ఐసిటి సాధనాలు ఉన్నాయి మరియు అవి ఈ రోజుల్లో పుస్తక భాగాలను కూడా తీసుకోవచ్చు మరియు ఉపాధ్యాయుని స్వంత మార్గంలో సమగ్రపరచవచ్చు మరియు విద్యార్థులకు అందుబాటులో ఉంచవచ్చు గురువు యొక్క గుర్తింపు స్టాంప్ ద్వారా వస్తుంది ఈ సాంకేతికతలకు సంబంధించి వాటికి అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ సూచనలను సాంకేతికతకు సర్దుబాటు చేయాలి అంటే ఉపాధ్యాయుడు ఉపయోగిస్తున్న సాంకేతికతను బట్టి తరగతి గదిలోని విద్యార్థులతో తన పరస్పర చర్యల మార్గాలను మార్చవలసి ఉంటుంది లేకపోతే ఉపాధ్యాయుడు ఈ సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా అందించబడే ప్రయోజనాలను పొందలేడు అంటే డెలివరీ టెక్నాలజీలకు సంబంధించి గుర్తుంచుకోవాలి బ్లాక్ బోర్డ్ లేదా వైట్ బోర్డ్ లేదా స్మార్ట్ బోర్డ్ లాంటి ప్రతి టెక్నాలజీ నీ చూద్దాం సాంకేతికత పురాతనమైనది మరియు ప్రబలంగా ఉంది మీరు చెప్పగలిగే బ్లాక్ బోర్డ్ టెక్నాలజీ 19 వ శతాబ్దం లేదా 18 వ శతాబ్దం వరకు 150 160 సంవత్సరాల కన్నా ఎక్కువ లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు వెళుతుంది దీని యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటంటే ఉపాధ్యాయుడు అనుసరించే వేగం మరియు క్రమం సాధారణంగా క్రొత్త సమాచారం పంపిణీతో సమకాలీకరిస్తుంది మీరు బోర్డులో వ్రాస్తున్నప్పుడు విద్యార్థిని అనుసరించడానికి అర్థం చేసుకోవడానికి మరియు అంతర్గతీకరించడానికి తగినంత సమయం ఉంది ఉపాధ్యాయుడు బోర్డు మీద వ్రాసినప్పుడల్లా విద్యార్థి తన తరగతి నోట్స్లో కూడా వ్రాస్తాడు ఆ విషయం టెక్స్ట్ బుక్ మెటీరియల్తో చాలా సారూప్యంగా ఉన్నప్పటికీ ఇప్పటికీ వారు ఒక నిర్దిష్ట వేగంతో వింటున్నారు మరియు ఉపాధ్యాయుడు బోర్డులో వ్రాసిన వాటిని వారి చేతులతో వ్రాస్తున్నారు కొన్ని సమకాలీకరణ అది సాధ్యమే మరియు అది గొప్ప ప్రయోజనం కానీ దీనికి అనేక ఇతర పరిమితులు కూడా ఉన్నాయి ఉదాహరణకు సంక్లిష్టమైన బొమ్మని గాని తరగతి గదిలో ఎక్కువ సమయం పడుతుంది లేదా వారు సంతృప్తికరంగా డ్రా చేయకపోవచ్చు ఈ ప్రక్రియలో మీరు అనేక లోపాలు ఏర్పడవచ్చు మరియు ఆ లోపాలు విద్యార్థి వద్ద ఉంటాయి అంటే సంక్లిష్ట రేఖాచిత్రాలు మరియు కొన్ని రకాల క్రాస్ సెక్షనల్ బొమ్మలతో వ్యవహరించేటప్పుడు దుర్వినియోగం జరిగే అవకాశం ఉంది కానీ బ్లాక్ బోర్డ్ లేదా వైట్ బోర్డ్ ప్రధానంగా గణితశాస్త్ర కోర్సులకు సరిపోతుంది అంటే మీరు బోర్డులో అనేక సంక్లిష్ట సమీకరణాలను కోర్సుల విషయానికి వస్తే బ్లాక్ బోర్డ్ పద్ధతి ప్రత్యేకంగా గొప్పది కాదు వివరణాత్మక కోర్సులలోవ్రాయగలడు అప్పుడు విద్యార్థి వివరాలను నింపడం ప్రారంభించాలి సమస్య ఏమిటంటే విద్యార్థి తన ఆమె సొంత పరిశీలనలను వ్రాస్తున్నప్పుడు వారు గురువు సమర్పిస్తున్న దానితో సమకాలీకరించలేరు అందువల్ల గణిత కోర్సులకు బ్లాక్ బోర్డ్ ఖచ్చితంగా సౌకర్యవంతంగా ఉంటుంది దీనికి ప్రయోజనం ఉంది మేము చాలా కాలం నుండి దీనిని ఉపయోగిస్తున్నాము దీనికి ఎవరికీ అభ్యంతరం ఉండదు కాని దీనికి చాలా పరిమితులు ఉన్నాయి ముఖ్యంగా ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించి క్లిష్టమైన టైమింగ్ రేఖాచిత్రాలు సంక్లిష్ట బ్లాక్ రేఖాచిత్రాలు గీయాలి స్మార్ట్ బోర్డ్ ఇతర వైవిధ్యం ఇది బోర్డులో సమర్పించిన పదార్థాన్ని చిత్రంగా తీయడానికి గురువును అనుమతిస్తుంది మీరు బోర్డులో ఏది వ్రాసినా దానిని చిత్రంగా బంధించి ఈ రోజుల్లో ఇమెయిల్లు లేదా వాట్సాప్ ద్వారా విద్యార్థులకు అందుబాటులో ఉంచవచ్చు తెలుపు బోర్డుపై మెటీరియల్ను projected as slides గా చేస్తూ మాట్లాడేటప్పుడు అదనపు వ్యాఖ్యను హైలైట్ చేయడం లేదా జోడించడం చిన్న రేఖాచిత్రాన్ని జోడించడం ఏదో అండర్లైన్ చేయడం ద్వారా ఉపాధ్యాయుడు ఆ విషయంతో సంభాషించడానికి అనుమతిస్తుంది మొత్తం స్లైడ్లు మరియు ఓవర్ రాసిన వ్యాఖ్యలను చిత్రంలో బంధించి విద్యార్థులకు అందుబాటులో ఉంచవచ్చు తరగతి గదిలో నిర్వహించిన విధానానికి విద్యార్థికి ప్రవేశం ఉంది స్మార్ట్ బోర్డులు వచ్చినప్పుడు దాని చుట్టూ చాలా హైప్ ఉంది చాలా మంది దీనిని కొన్నారు కొన్ని చోట్ల దీనిని స్వీకరించినప్పుడు దాని ఉపయోగం నిజంగా ప్రజాదరణ పొందలేదు ఎల్సిడి ప్రొజెక్టర్తో తరగతి గది బ్లాక్ బోర్డ్ లేదా వైట్బోర్డ్ కూడా ఉందని మేము అనుకుంటాము మొదట ఇది గురువును సమాచారాన్ని మెరుగైన పద్ధతిలో నిర్వహించడానికి అనుమతిస్తుంది మరియు సంక్లిష్టమైన చిత్రాలను తక్షణమే చూపించడానికి అనుమతిస్తుంది ఇది LCD ప్రొజెక్టర్ యొక్క ఒక ముఖ్యమైన ప్రయోజనం అంతకుముందు ఓవర్ హెడ్ ప్రొజెక్టర్లు ఉండేవి స్లైడ్లను సిద్ధం చేయడం చాలా క్లిష్టమైన మరియు ఖరీదైన ప్రక్రియ ఆపై స్లైడ్లో ఏదైనా మార్పు చేయవలసి వస్తే స్లైడ్ను విసిరివేయవలసి ఉంటుంది మరియు కొత్త స్లైడ్ను సిద్ధం చేయాలి కానీ ఆ యుగం పోయింది మీరు ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఏదైనా మార్పు చేయాలనుకుంటే LCD ప్రొజెక్టర్తో మీరు స్లైడ్లలో మార్పు చేయవచ్చు ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే మీరు సంక్లిష్టమైన సమాచారాన్నిచాలా రకాలుగా ప్రదర్శించవచ్చు ఆ పైన ఎలాంటి పిక్చర్స్ యానిమేషన్లు సిమ్యులేషన్స్ అన్నీ ప్రదర్శనలో చేర్చవచ్చు సాధారణంగా మీరు స్లైడ్లో ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు మీరు మీ ల్యాప్టాప్ లేదా పిసిని స్లైడ్లను నేరుగా ప్రదర్శించవచ్చు లేదా డాక్ లేదా పిడిఎఫ్ ఆకృతిలోకి మార్చవచ్చు మరియు విద్యార్థులతో పంచుకోవచ్చు ఇక్కడే పరిమితులు వస్తాయి సమాచారం పంపిణీ చేయబడిన వేగం విద్యార్థులను మానసికంగా వదిలివేస్తుంది

ఒకవేళ విద్యార్థి ప్రదర్శించబడుతున్న దానితో వేగవంతం చేయలేకపోతే ఉపాధ్యాయుడు ఈ విషయం ద్వారా సాధారణంగా అతను లేదా ఆమె చేసేదానికంటే చాలా వేగంగా వెళ్ళే ధోరణి ఉంటుంది విద్యార్థులు అనుసరిస్తున్నారని మీరు అనుకునే వేగంతో బట్వాడా చేయడానికి ఈ సమస్యను కొంచెం సాధన ద్వారా సులభంగా అధిగమించవచ్చు మరొక సమస్య ఏమిటంటే చాలా మందికి స్లైడ్లను గుంపు చేసే ధోరణి ఉంది అనగా ఒక స్లైడ్లో చాలా విషయాలను రాస్తారు బోధకుడు స్క్రీన్ వైపు చూడవచ్చు మరియు విద్యార్థులను ఎదుర్కోకుండా విషయాలను చదవడం కొనసాగించవచ్చు ఇది విద్యార్థులను నిరుత్సాహపరుస్తుంది సాంకేతిక పరిజ్ఞానం అనేక ప్రయోజనాలను కలిగి ఉండగా గణిత విషయాలను ప్రదర్శించడానికి కూడా కొంత కష్టంతో ఉంటుంది స్లైడ్లలోకి కొన్ని రకాల యానిమేషన్లను సృష్టించడం సాధ్యమవుతుంది తద్వారా ఈ విషయం ఆసక్తికరమైన క్రమంలో ప్రదర్శించబడుతుంది మరియు విద్యార్థి ట్రాక్ చేయడానికి తగినంత నెమ్మదిగా ఉంటుంది కానీ అధికంగా వ్రాసిన స్లైడ్లు ఖచ్చితంగా విద్యార్థులను నిరుత్సాహ పరుస్తాయి మీరు సెమినార్ లేదా స్లైడ్లు రద్దీగా ఉన్న ప్రదర్శనకు వెళ్ళినప్పుడల్లా ఇది జరుగుతుంది విషయ పరిజ్ఞానాన్ని ట్రాక్ చేయడం సవాలుగా మారుతుంది పైన ఉన్నదిఎలక్ట్రానిక్ తరగతి గది ఎలక్ట్రానిక్ తరగతి గది విద్యార్థులతో విషయ పరిజ్ఞానాన్ని అర్థం చేసుకోవటం గణనీయంగా పెంచుతుంది ఎలక్ట్రానిక్ తరగతి గది అంటే ఏమిటి దీనికి ఎల్సిడి ప్రొజెక్టర్ ఉంటుంది వైఫై ద్వారా ఇంటర్నెట్కు కనెక్షన్ ఉంటుంది ఉపాధ్యాయుడు తన సొంత ల్యాప్టాప్ను ఉపయోగిస్తాడు మరియు విద్యార్థులకు ల్యాప్టాప్లు లేదా స్మార్ట్ ఫోన్లు టాబ్లెట్లకు కూడా ప్రాప్యత ఉంటుంది బ్లాక్ బోర్డ్ విధానంలో జరగని ఒక ప్రధాన విషయం ఏమిటంటే ఉపాధ్యాయుడు ఒక ప్రశ్న అడగవచ్చు మరియు విద్యార్థులందరికీ ప్రతిస్పందించేలా చేయవచ్చు విద్యార్థుల ప్రతిస్పందనలను నిర్వహించండి మరియు ఏదైనా బేసి స్పందనలు మాత్రమే స్పందిస్తారు మీరు విద్యార్థులను సమస్యను అనుకరించేలా చేయవచ్చు మరియు సిస్టమ్ యొక్క ప్రవర్తనను వివిధ పారామితులతో తెలుసుకోవడానికి ఇది ఉత్తమమైన మార్గాలలో ఒకటి వీటన్నింటికీ గణనీయమైన ప్రణాళిక మరియు ఉపాధ్యాయులపై పని అవసరం అలాగే మీరు తరగతిని నిర్వహిస్తున్నప్పుడు సాంకేతిక లోపాలు లేవని నిర్ధారించుకోండి ఏదైనా స్పందించకపోతే ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోతే అకస్మాత్తుగా అది విచ్ఛిన్నమవుతుంది లేదా ప్రొజెక్టర్కు మీ ల్యాప్టాప్ కనెక్షన్తో మీకు కొంత సమస్య ఉంటే ఆ సాంకేతిక లోపాలు ఏవైనా ఎలక్ట్రానిక్ తరగతి గది ప్రభావాన్ని నాశనం చేస్తాయి ఈ సమస్యను అధిగమించడానికి మీరు తరగతిని ప్రారంభించే ముందు ప్రతిదీ పని స్థితిలో ఉందని ఎలక్ట్రానిక్ తరగతి గదిని ఉపయోగించే ఉపాధ్యాయుడు నిర్ధారించుకోవాలి ఎలక్ట్రానిక్ తరగతి గదికి అభ్యాస నిర్వహణ వ్యవస్థను జోడించండి విద్యా నిర్వహణ వ్యవస్థను కూడా చేర్చవచ్చు ఉదాహరణకు LMS కోసం మీకు ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అయిన బాగా తెలిసిన MOODLE ఉంది చాలా మంది ప్రజలు MOODLE ను ఉపయోగించడం ప్రారంభించారు మరియు దీనిని వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించడం ప్రారంభించారు తప్పనిసరిగా MOODLE ఎక్కువ సమయం కోల్పోకుండా విద్యార్థులను నిమగ్నం చేసే అనేక కార్యకలాపాలను సృష్టించడానికి ఉపాధ్యాయుడిని అనుమతిస్తుంది కానీ దీనికి అవసరం స్పష్టంగా చాలా ప్రణాళిక ఉదాహరణకు మీరు క్విజ్ నిర్వహించవచ్చు క్విజ్ ను LMS ఉపయోగించి నిర్వహించి మరియు ప్రతిస్పందనలను త్వరగా సేకరించవచ్చు క్విజ్ నిర్వహించిన తరువాత మీరు వెంటనే అభిప్రాయాన్ని ఇవ్వగలరు ఇది ప్రతి ఒక్కరూ జ్ఞానంతో నిమగ్నమయ్యే అద్భుతమైన విధానం మీరు విద్యార్థులందరినీ ప్రతిస్పందించేలా చేయవచ్చు మరియు ఎవరైనా స్పందించకపోతే LMS కూడా వెంటనే గుర్తిస్తుంది ఎల్ఎంఎస్ ను ఉపయోగించడం వల్ల ఉపాధ్యాయుడు క్విజ్ నిర్వహించడానికి మరియు అభిప్రాయాన్ని తెలియజేయడానికి ఎంతో దోహదపడుతుంది క్విజ్ నిర్వహించే ప్రక్రియ విద్యార్థులందరినీ పాల్గొనడానికి మరియు జ్ఞానంతో నిమగ్నమయ్యేలా చేస్తుంది ఎల్ఎంఎస్ ఉపాధ్యాయుల విద్యార్థుల పనితీరును అధిక ప్రయత్నం లేకుండా ట్రాక్ చేయటానికి వీలు కల్పిస్తుంది ఎందుకంటే ఆ సమాచారం అంతా అందుబాటులో ఉంటుంది ఎప్పుడైనా వారు ఒక నియామకానికి సంబంధించి విద్యార్థి ఏమి చేసారు అతనికి ఉన్న ఇబ్బంది ఏమిటి అనే దానిపై సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చు అధ్యాపకులు దానిని ఎలా ఉపయోగించుకోవాలో అలవాటు పడిన తర్వాత ప్రతిదీ త్వరగా యాక్సెస్ చేయవచ్చు అతను విద్యార్థుల పనితీరును ట్రాక్ చేయవచ్చు మరీ ముఖ్యంగా ఈ రోజుల్లో ఎన్బిఎ లేదా ఎన్ఎఎసి ఉపయోగించినట్లయితే ఆ సమయాన్ని ఆదా చేయవచ్చు మేము వివిధ డెలివరీ టెక్నాలజీలను చూశాము మరియు డెలివరీ టెక్నాలజీని ఎన్నుకోవాలి మరియు అప్పుడు వారు మాత్రమే వారి బోధనా సామగ్రిని తయారు చేయగలరు ఇతర సాంకేతిక పరిజ్ఞానాలు ఉపయోగించినప్పుడు సాధారణ గమనికలు ఉపయోగించబడవు బోధనా రకాలు బోధనా సామగ్రి అభివృద్ధి కూడా బోధనా రకం ఎంపికపై ఆధారపడి ఉంటుంది బోధనా రకం అంటే ఏమిటి దానికి నాలుగు ప్రసిద్ధ ఉదాహరణలు ఇద్దాం ఆన్లైన్ కోర్సు ఆ ఆన్లైన్ కోర్సు యొక్క తదుపరి సంస్కరణ MOOC మేము ప్రస్తుతం మీరు పాల్గొంటున్న సూచనల రకం ముఖాముఖి సూచన అత్యంత ప్రాచుర్యం పొందిన రకం ఇది డెలివరీ టెక్నాలజీలను ఉపయోగించవచ్చు తరగతి గదిలోని అన్ని అభ్యాస కార్యకలాపాలలో ఉపాధ్యాయ విద్యార్థుల పరస్పర చర్య చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఇది సానుకూల మరియు ప్రతికూల పాత్రలను పోషించగలదు తరగతి గదిలో విద్యార్థులు గుమిగూడారు మరియు తరగతి గదిలోకి ప్రవేశించే ముందు వారు ఒకరితో ఒకరు సంభాషిస్తున్నారు మరియు తరగతి గది తరువాత అభ్యాస సంఘాలు సహజంగా మరియు మరింత సమర్థవంతంగా సృష్టించవచ్చు గుంపులు ఏర్పడి తరగతిలో ఏమి జరిగిందో వారి అనుభవాలు ఏమిటి వారు ఒకరినొకరు ప్రశ్నలు అడుగుతారు మరియు సాధారణంగా 4 6 సమూహాలు తక్షణమే ఏర్పడుతున్నట్లు అనిపిస్తుంది ఇది చాలా ఆరోగ్యకరమైన విషయం ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఇద్దరూ ఇప్పుడు కూడా ఈ రకంతో మాత్రమే బోధనను అనుబంధిస్తారు ముఖాముఖి కాకపోతే విద్యార్ధులు మరియు ఉపాధ్యాయులు ఇద్దరూ ఏదో ఒకవిధంగా అకస్మాత్తుగా స్థలం నుండి బయటకు వచ్చినట్టుగాఏదో సరిగా లేదని భావిస్తారు దీని నుండి ఏదైనా విచలనం అవసరం బ్లెండెడ్ లెర్నింగ్ సాంప్రదాయ స్థల ఆధారిత తరగతి గదిని చాలా ఆన్లైన్ సామగ్రి మరియు ఆన్లైన్ పరస్పర చర్యకు అవకాశాలతో మిళితం చేస్తుంది అంటే విద్యార్థులు తరగతి గదికి వెళ్ళే ముఖాముఖి మరియు ఒక ఉపాధ్యాయుడు ఆన్లైన్ పదార్థాలు మరియు ఆన్లైన్లో పరస్పర చర్యకు అవకాశాలతో అక్కడకు వస్తాడు మీరు తరగతి గదికి వెళ్లే ఇటుక మరియు మోర్టార్ పాఠశాలలను ఉపయోగిస్తున్నందున విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు తమకు అలవాటుపడిన వాటితో సుఖంగా ఉన్నారు కానీ బ్లెండెడ్ లెర్నింగ్ మీరు తరగతి గదిలో ఇంటరాక్ట్ అయ్యే గంటల సంఖ్యను తగ్గిస్తుంది ముఖాముఖి సెషన్లు కొంతవరకు తగ్గుతాయి ఉదాహరణకు మీకు వారానికి నాలుగు ఉపన్యాస గంటలు ఉంటే ప్రారంభంలో నేను ఉపన్యాస గంటల సంఖ్యను 2 కి తగ్గించవచ్చు మిగిలిన రెండు కాలాల్లో విద్యార్థులు తమ అధ్యయనాలు మరియు హోంవర్క్లను ఆన్లైన్లో చేయాలి వాస్తవానికి దీనికి విద్యార్థులు చొరవ తీసుకోవాలి మరియు తరగతికి రాకముందే వారు ఆ విషయాన్ని చదవాలి కొన్నిసార్లు ఉపాధ్యాయుడు తరగతి గదిలో కొన్ని విభిన్న భావనలను కూడా వివరించవచ్చు కాని ఆన్లైన్లో చాలా పని చేయాల్సి ఉంటుంది పూర్తి సమయం ఆన్లైన్ లేదా పూర్తి సమయం ముఖాముఖి అభ్యాసంతో పోలిస్తే విద్యార్థుల పనితీరు బాగా మెరుగుపడిందని కనుగొనబడింది అంటే పూర్తిగా ఆన్లైన్లో కొన్ని పరిమితులు ఉన్నాయి మరియు పూర్తిగా ముఖాముఖి అభ్యాస అనుభవాలకు వారి స్వంత పరిమితులు ఉన్నాయి బ్లెండెడ్ లెర్నింగ్ ద్వారా బోధన చాలా క్షేత్ర పరిశోధనల ద్వారా స్థాపించబడింది మరియు విద్యార్థులు దాని ద్వారా బాగా నేర్చుకుంటున్నట్లు అనిపిస్తుంది తిప్పబడిన తరగతి గది అనేది మిశ్రమ అభ్యాసం యొక్క సవరించిన సంస్కరణ అంటే మీరు తప్పనిసరిగా తిప్పండి తరగతి గదిలో ఏదైనా కొంత వివరిస్తారుమరియు తరగతి గది వెలుపల కొన్ని పనులను చేయమని విద్యార్థులను అడగండి ఈ రోజుల్లోని కంటెంట్ను ఆన్లైన్లో సులభంగా బట్వాడా చేయవచ్చు మరియు విద్యార్థులందరికీ వారి ఇంటర్నెట్ పరికరాల ద్వారా నేర్చుకునే సామగ్రి ఉంటుంది మరియు వారు తరగతి గది వెలుపల విషయాలను అధ్యయనం చేయాలని భావిస్తున్నారు వారు వీడియోలను చూడవచ్చు వారు విషయాన్ని చదవగలరు లేదా గురువు తయారుచేసిన స్లైడ్లను చూడవచ్చు హోంవర్క్ఆచారంగా పరిగణించబడే వాటిని తరగతి గదిలో ప్రవేశపెట్టాలి అంటే తరగతి గది ప్రత్యేకంగా చర్చలకు మరియు కొన్ని సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగించబడుతుంది అది తరగతి గదిని తిప్పి ఉపయోగించాలి మరోసారి దాని ప్రభావం ఉపాధ్యాయుడు చాలా ప్రణాళికలు చేయడం పైన మరియు పాల్గొనడానికి సిద్ధంగా ఉన్న విద్యార్థులపై ఆధారపడి ఉంటుంది కొంతమంది విద్యార్థులు బాల్యం నుండి ముఖాముఖి బోధన వరకు అలవాటు పడినందున దాని నుండి ఏదైనా విచలనం తక్షణమే ఆమోదయోగ్యం కాదని కనుగొనబడింది అందువల్ల దీని యొక్క అన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ విద్యార్థులు ఫిర్యాదు చేయవచ్చు ఆన్లైన్ కోర్సులు ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల మధ్య ముఖాముఖి పరస్పర చర్య లేకుండా అన్ని బోధన మరియు అభ్యాస కార్యకలాపాలు మరియు అంచనాలు ఆన్లైన్లో జరుగుతాయి ప్రత్యక్ష పరస్పర చర్య లేదు ఇంటరాక్షన్ అనేది మేము ప్రస్తుతం ఏమి చేస్తున్నామో వంటి వీడియో సెషన్ల ద్వారా విద్యార్థులు తమ వేగంతో నేర్చుకోవచ్చు అంటే వారు ఒక నిర్దిష్ట వీడియోను వారు కోరుకున్నన్ని సార్లు లేదా వారి స్వంత స్థలంలో లేదా వారి వేగంతో చూడవచ్చు అనేక విశ్వవిద్యాలయాలలో వారు ఆన్లైన్ కోర్సులు అందించేటప్పుడు కోర్సులు ఒక సంస్థ యొక్క రిజిస్టర్డ్ విద్యార్థులకు మాత్రమే పరిమితం చేయబడతాయి అయితే మేము ఎన్పిటిఇఎల్ పొందవచ్చు సంఖ్య పెద్దదిగా మారడం ప్రారంభించినప్పుడు మాత్రమే సమస్య బోధనా సహాయకుల ద్వారా కొంత రకమైన అదనపు మద్దతును సృష్టించడం అవసరం విద్యార్థులు కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు మరియు చాలా మంది అడిగితే అధ్యాపక సభ్యులు పెద్ద సంఖ్యలో సంభాషించడం కష్టం అవుతుంది అలాంటప్పుడు మీరు NPTEL చేసే అవసరమైన బోధనా సహాయక మద్దతును సృష్టించాలి డెలివరీ టెక్నాలజీ యొక్క ఎంపికను మరియు ఎంచుకున్న బోధనా రకాన్ని సంగ్రహించడం బోధనా రూపకల్పనను ప్రభావితం చేస్తుంది ఇది తదుపరి యూనిట్ యొక్క అంశం అవుతుంది తదుపరి యూనిట్లో బోధనా రూపకల్పన యొక్క అవసరాన్ని మరియు బోధనా సామగ్రిని మరియు అభ్యాస సామగ్రిని అభివృద్ధి చేయడంలో దాని ఎంపిక ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి మేము ప్రయత్నిస్తాము చాలా ధన్యవాదాలు